కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏక దశ బహుళ దశలను కలిగి ఉండవచ్చు ఇది నాన్ పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ ఫాన్స్ అవి సాధారణంగా అధిక ప్రవాహ వాల్యూమ్ సామర్థ్యాలు అవసరమయ్యే చోట ఉపయోగించబడతాయి కాని తక్కువ ప్రెషర్ తో ఉంటాయి కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఫాన్స్ ఉపయోగించబడతాయి మరియు అవి సెంట్రిఫ్యూగల్ కావచ్చు లేదా అవి యాక్సిల్ కావచ్చు ఇక్కడ ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి ఆ యంత్రాంగం కాకుండా స్పష్టంగా కంప్రెషర్లకు ఇతర ఆక్సిసరీస్ అవసరం ఉదాహరణకు న్యూమాటిక్ సిస్టమ్ లో లూబ్రికేషన్ చాలా ముఖ్యం ఎందుకంటే అవి హైడ్రాలిక్ లాగా సెల్ఫ్ లూబ్రికంట్ కాదు కాబట్టి మీకు ఇక్కడ ప్రత్యేక లూబ్రికంట్ మెకానిజంమ్స్ కలిగి ఉండాలి మరియు రెండవది వాస్తవానికి ఆయిల్ లీక్ అయ్యే అవకాశం కంటే గాలి లీక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఎందుకంటే గాలి చాలా తక్కువ విస్కోసిటీ మరియు ఆయిల్ అధిక విస్కోసిటీ కలిగి ఉంటుంది కాబట్టి గాలి వలె సులభంగా ఆయిల్ బయటకు పోదు కాబట్టి గాలి నిరోధించడానికి అన్ని సీల్స్ చాలా టైట్ చేస్తారు మరియు ఇది చాలా ఫ్రిక్షన్ ను సృష్టిస్తుంది కాబట్టి లూబ్రికేషన్ మరింత అవసరం అదేవిధంగా కూలింగ్ అవసరం ఎందుకంటే కంప్రెసర్ వాస్తవానికి చాలా పని చేస్తుంది కాబట్టి చాలా వేడి ఉత్పత్తి అవుతుంది చల్లబరచడానికి కూలింగ్ అవసరం మరియు మీకు అన్లోడ్ వ్యవస్థలు అవసరం కంప్రెషర్లు ఎనర్జీ గజ్లర్లు అని మీకు తెలుసు కాబట్టి మీకు అవసరం లేనప్పుడు మీకు తగినంత కంప్రెస్డ్ ప్రెషర్ సరఫరా ఉన్నప్పుడు అప్పుడు ఈ కంప్రెషర్లను అన్లోడ్ చేసే యంత్రాంగాలు ఉండాలి చివరకు షట్డౌన్ కోసం కంట్రోల్ మెకానిజమ్స్ ఉండాలి అలాగే డ్యూటీ సైకిల్ కంట్రోల్ కోసం డ్యూటీ సైకిల్ కంట్రోల్ అంటే ముఖ్యంగా స్ట్రోక్ లెంగ్త్ కంట్రోల్ మరియు మీరు ఎంత సమయం చేస్తున్నారో అంటే మీరు పిస్టన్ ను ఎంత త్వరగా ఆపరేట్ చేయబోతున్నారు కాబట్టి ఈ కంట్రోల్ పరికరాలన్నీ కంప్రెసర్ ను వాస్తవానికి ఆపరేట్ చేస్తాయి ఈ విధంగా కంప్రెసర్ గాలి యొక్క ప్రస్తుత అవసరాన్ని సాధ్యమైనంత ఉత్తమమైన శక్తి సామర్థ్యంతో తీర్చవచ్చు కాబట్టి కంప్రెసర్ గాలి సరఫరా చాలా అవసరం లేనప్పుడు కంప్రెసర్ అమలు చేయబడదు సాధారణంగా అమలు చేయదు కాబట్టి కంప్రెసర్ ఉదాహరణకు ఇది ఒక సాధారణ కంప్రెసర్ ఇది ఒక ఐసి ఇంజిన్ తో నడిచే కంప్రెసర్ మరియు ఇది కంప్రెస్డ్ ఎయిర్ సప్లై చిత్రంలో చూడగలము ఇది అక్క్యూమ్లేటార్ మరియు ఇది పోర్టబుల్ అనిపిస్తోంది ఇది నెట్ నుండి డౌన్లోడ్ చేయబడిన మీకు తెలిసిన చిత్రం కాబట్టి కంప్రెషర్లు వివిధ పరిమాణాలు లేదా సామర్థ్యాలు కలిగి ఉంటాయి మరియు 150 PSI వరకు లో ప్రెషర్ 150 1000 మీడియం మరియు 1000 కంటే ఎక్కువ PSI ఉండేవి హై ప్రెషర్ అవుతుంది కంప్రెసర్ యొక్క కెపాసిటీ అందువల్ల నిర్ణయించబడిన ఒక ప్రెజర్ రేటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కంప్రెస్ చేయబడినది వాస్తవానికి ఆ రేటింగ్లో సరఫరా చేయబడుతుంది మరియు తరువాత కంప్రెసర్ యొక్క కెపాసిటీ ప్రాథమికంగా గాలి యొక్క వాల్యూం పరిమాణం ద్వారా నిర్ణయించబడుతుంది అది ప్రెజర్ ని నిమిషాల్లో డెలివర్ చేయగలదు కాబట్టి ఇది తరచుగా ఇంజనీరింగ్లో ఉంటుంది దీనిని తరచుగా CFM పరంగా వివరిస్తారు క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ కాబట్టి నిమిషానికి గాలి ఎన్ని క్యూబిక్ అడుగులు కంప్రెసర్ సరఫరా చేయగలదు తద్వారా ఇది సాధారణంగా కెపాసిటీ సూచిస్తుంది ఇది ఒక విలక్షణమైన చిత్రం అని మేము చెప్పినట్లుగా ఇప్పుడు మనకు న్యూమాటిక్ రిజర్వాయర్ ఉంది ఇది కేవలం ఒక ఇన్లెట్ మరియు ఒక అవుట్లెట్ ఉన్న కంటైనర్ మరియు ప్రెషర్ లో గాలిని కలిగి ఉంటుంది మరియు సామర్థ్యం ప్రాథమికంగా మీకు న్యూమాటిక్ ఎనర్జీ తెలుసు కాబట్టి ప్రెజర్ తో కూడిన ప్రెస్సురైజ్డ్ గాలి అనేది న్యూమాటిక్ ఎనర్జీ నిల్వ చేయగలిగే శక్తి మొత్తాన్ని ప్రాథమికంగా రెండు పరిమాణాల ద్వారా నిర్ణయిస్తారు అంటే ఏ ప్రెషర్ వద్ద ఎంత గాలి నిల్వ చేయబడుతుంది మరియు ప్రెషర్ ఏమిటి కాబట్టి అవి సాధారణంగా మల్టిప్లికేటివ్ రిలేషన్ కలిగి ఉంటాయి ఎందుకంటే నా ఉద్దేశ్యం వాల్యూమ్ మరియు ప్రెషర్ రెండూ మీకు అధిక వాల్యూమ్ మరియు అధిక ప్రెషర్ ఉంటే మీరు అధిక ఎనర్జీ కలిగి ఉంటారు నేను చెప్పినట్లుగా గాలి వాల్యూమ్ వేగంగా పంపిణీ చేయటానికి ప్రెషర్ చేయబడిన గాలి వైపు మరియు ఇది ఒక కెపాసిటర్ లాంటిది కొంతవరకు మీరు ఎలక్ట్రిక్ అనాలజీ పరంగా సరఫరా చేసినట్లే అకస్మాత్తుగా వోల్టేజ్ పడిపోకుండా ఎక్కువ కరెంటు ను సరఫరా చేస్తారు మనము విద్యుత్ సరఫరా వద్ద పెద్ద కెపాసిటర్ను ఎల్లప్పుడూ కనెక్ట్ చేస్తాము ఎందుకంటే కెపాసిటర్ చాలా కరెంట్ ను తక్షణమే సరఫరా చేయగలదు మరియు అందువల్ల నా ఉద్దేశ్యం ఛార్జ్ ఉన్నంతవరకు కరెంట్ను సరఫరా చేయగలదు ఒక కెపాసిటర్ సాధారణంగా సర్క్యూట్ అవుట్పుట్ వద్ద ఛార్జ్ చేయబడుతుంది కాబట్టి టెర్మినల్ వోల్టేజ్ పడిపోకుండా కరెంట్ తాత్కాలిక డిమాండ్లను తీర్చవచ్చు కాబట్టి ఆ కోణంలో అవి అక్క్యూమ్లేటార్ వాస్తవానికి ఒక కెపాసిటర్ ఇప్పుడు అక్క్యూమ్లేటార్ లో ప్రెషర్ ఉన్నందున నియంత్రించబడాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా అక్క్యూమ్లేటార్ నుండి గాలి నిజంగా తీసినట్లైతే అప్పుడు అక్క్యూమ్లేటార్ లో ప్రెజర్ పడిపోతుంది మరియు మనకు అది అవసరమని మీకు తెలుసు ఆ ప్రెషర్ నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ ప్రెషర్ ని చేయండి మరియు ఇది సాధారణంగా హిస్టెరిసిస్ తో రిలే ను ఉపయోగించి నియంత్రించబడుతుంది ఆపై 6 వద్ద వాల్వ్ మరియు సిలిండర్ కు డెలివర్ చేయడానికి ప్రెషర్ రెగ్యులేటర్ తో ఉపయోగించండి మీ చుట్టూ 60 psig తెలుసు చాలా విలక్షణమైన సంఖ్య కాబట్టి నియంత్రణ కొంతవరకు ఇలా ఉంటుంది మీకు లెవెల్ కంట్రోల్ చాలా సింపుల్ రెగ్యులేటర్ వాస్తవానికి 120 పిఎస్ఐ వద్ద పనిచేసేలా రూపొందించబడిందని అనుకుందాం అప్పుడు ఒక హిస్టెరిసిస్ ఉంది అది ఎందుకు అని నాకు తెలియదు ఏమైనా ఒక్క క్షణం ఇది బాగా పని చేస్తుంది మీరు చూడటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటేమాకు ప్రెషర్ అమరిక ఉంది అవి ఆఫ్ అవుతాయి 100 నుండి 120 పిఎస్ఐ అనుకుందాం ఇప్పుడు మీరు లోడ్ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రెషర్ తగ్గడం ప్రారంభమవుతుంది మరియు తరువాత 115 psi వద్ద మళ్ళీ కంప్రెషర్ ను ఆన్ చేస్తే ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది మీరు ఈ సమయంలో కంప్రెషర్ ఆన్ చేస్తే ఆపై ప్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు ప్రెషర్ పెరిగేకొద్దీ మీరు ఈ రేఖ వెంట కదులుతున్నప్పుడు కంప్రెసర్ ఇప్పుడు ఆన్లో ఉంది మరియు మీరు దీన్ని 120 psi అనేది మీరు ఉంచాలనుకునే నామమాత్రపు వోల్టేజ్ కానీ మీరు నిజంగానే ఇది ఒక నిర్దిష్ట బిందువు వరకు ఏర్పడుతుంది 125 పిఎస్ఐ వరకు చెప్పండి ఆపై మళ్ళీ అది 125 పిఎస్ఐకి చేరుకున్నప్పుడు మీరు దాన్ని నిజంగా ఆపివేస్తారు కాబట్టి మీరు ఇక్కడకు చేరుకుంటారు ఆపై మళ్ళీ లోడ్లు గాలిని తీసుకునేకొద్దీ కాబట్టి ప్రెషర్ పడిపోతుంది కాబట్టి మీరు నిజంగానే హిస్టెరిసిస్ దీర్ఘచతురస్రం అని పిలువబడే దాని గుండా తిరుగుతారు ఇది రిజర్వాయర్ లేదా అక్క్యూమ్లేటార్ నియంత్రించగల మీకు తెలిసిన ఒక మార్గం అయితే ఇంకా చాలా ఉన్నాయి మరికొన్ని పరికరాలు అవసరం ఉదాహరణకు మీకు ప్రెషర్ రెగ్యులేటర్లు అవసరం ఇప్పుడు మీకు ప్రెషర్ రెగ్యులేటర్ ఎందుకు అవసరం చాలా సులభం మీరు సాధారణంగా న్యుమాటిక్స్లో ఒక ప్రెషర్ సోర్స్ కలిగి ఉంటారు కాబట్టి ఇది కంప్రెస్డ్ ఎయిర్ సోర్స్ అని అనుకుందాం కాబట్టి మనం ఇప్పుడు చూసినట్లుగా మొదట అక్కడ నుండి సాధారణంగా అనేక రకాల పరికరాలకు ఎయిర్ సరఫరాను అందించే ఒక రకమైన డ్యూయెట్ లేదా బస్ రన్ అవుతుంది మరియు మొదట ఈ పరికరాలన్నీ ఒకే స్థాయిలో అదే ప్రెజర్ తో పనిచేయకపోవచ్చు కాబట్టి వాటిలో కొన్ని 50 పిఎస్ఐ కొన్ని 120 పిఎస్ఐ వద్ద పని చేస్తాయి అని చెప్పనివ్వండి కాబట్టి వాస్తవం ఏమిటంటే న్యూమాటిక్ సిస్టం ఎందుకు చౌకగా ఉందని మేము చెప్పామంటే మీరు ఒక కంప్రెసర్ ను ఉపయోగించబోతున్నారు కాబట్టి కంప్రెసర్ ఖర్చు విభజించబోతోంది కాబట్టి వీటి అవసరం ఉన్నందున ఇవి వేర్వేరు ప్రెషర్ అవసరం కాబట్టి మేము ఈ పరికరాలను ఒక్కొక్కటిగా సరఫరా చేసే మూడు వేర్వేరు కంప్రెసర్లను కనెక్ట్ చేయబోతున్నాము కాబట్టి మనకు ఇక్కడ ఒక పరికరం అవసరం ఇది బహుశా మీకు 300 పిఎస్ఐ తెలుసు కాబట్టి ఇది 300 పిఎస్ఐ ప్రెషర్ ని తీసుకోని మరియు దానిని 50 లేదా 120 గా మారుస్తుంది వాస్తవానికి మేము ఈ పరికరాలన్నింటికీ వేర్వేరు ప్రెషర్ రెగ్యులేటర్లను ఉంచబోతున్నాము మరియు ఒకే కంప్రెసర్ను కలిగి ఉన్నాము కాబట్టి మొదట అది చౌకగా ఉంటుంది రెండవ విషయం ఏమిటంటే రిజర్వాయర్ యొక్క హిస్టెరిసిస్ కంట్రోల్స్ చూసినప్పుడు ఈ ప్రెషర్ సోర్స్ హెచ్చుతగ్గులకు గురవుతుంది కానీ ఖచ్చితమైన ఆపరేషన్ కోసం ఈ పరికరాల ప్రెషర్ సరఫరా హెచ్చుతగ్గులకు గురికావడం మంచిది కాదు కాబట్టి మీరు ఇక్కడ ప్రెషర్ రెగ్యులేటర్ ను ఉంచితే ప్రెజర్ రెగ్యులేటర్ మొదట అధిక ప్రెషర్ స్థాయిని అల్ప ప్రెషర్ స్థాయికి మార్చబోతోంది మరియు రెండవది ఇక్కడ ప్రెషర్ ఉన్నప్పటికీ ఇది 300 పిఎస్ఐ బస్సు అని అనుకుందాం కాబట్టి ఇక్కడ ప్రెషర్ 300 పిఎస్ఐ ప్లస్ మైనస్ గా మారినప్పటికీ ప్లస్ మైనస్ కూడా 50 పిఎస్ఐ అని అనుకుందాం ఇక్కడ ప్రెషర్ అది పైకి క్రిందికి వెళ్ళినా ఇక్కడ ప్రెజర్ 60పిఎస్ఐ కి దగ్గరగా ప్రెషర్ రెగ్యులేటర్ చేత నియంత్రించబడుతుంది కాబట్టి ప్రెషర్ రెగ్యులేటర్ వాస్తవానికి ఈ రెండు పనులు చేస్తుంది ఇది మొదట ప్రెషర్ స్థాయిలను మారుస్తుంది మరియు అది ప్రెషర్ ని స్థిరంగా ఉంచుతుంది రెండవది మనకు లూబ్రికేషన్ అవసరం ఎందుకంటె సెల్ఫ్ లూబ్రికేషన్ యొక్క ఫ్రస్ట్రేషన్ రెండవది సీల్ యొక్క బిగుతు కారణంగా మీరు ఫ్రిక్షన్ ను పెంచుతారు కాబట్టి స్పష్టమైన లూబ్రికేషన్ అవసరం మరియు మనకు ఎయిర్ ఫిల్టర్ కూడా అవసరం ఎందుకంటే మనం వాతావరణం నుండి గాలిని తీసుకుంటున్నాము ఇందులో చాలా కణజాల విషయాలు ఉన్నాయి మరియు అవి లోపల అడ్డుపడతాయి పరికరాలు మరియు తరువాత నిర్వహణ పరంగా మరిన్ని సమస్యలను అనగా సీలింగ్ ఫ్రిక్షన్ పెరగడం మొదలైన వాటిని కలిగిస్తాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మనకు పరికరాలు అవసరం కాబట్టి ఒక యంత్రానికి తగిన స్థాయికి ప్రెషర్ ని తగ్గించడానికి ఒక రెగ్యులేటర్ ఉపయోగించబడుతుంది మరియు ఇది యంత్రానికి చేరుకోవడానికి ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ డక్ పై ప్రెషర్ హెచ్చుతగ్గులను నిరోధిస్తుంది మరియు సాధారణంగా రెగ్యులేటర్ సెట్టింగుల కోసం సెట్టింగులు సర్దుబాటు చేయవచ్చు మరియు ఇది సెల్ఫ్ రెలైవింగ్ కలిగించేది ఇన్లెట్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే అది సాధారణంగా ఆ ప్రెషర్ ని తగ్గిస్తుంది ఇది ప్రెషర్ రెగ్యులేటర్ యొక్క విలక్షణమైన చిత్రం మరియు మీకు ఈ హై ప్రెషర్ ఇన్లెట్ ఉంది మీకు లో ప్రెషర్ లేదా కంట్రోల్డ్ ప్రెషర్ అవుట్లెట్ ఉంది కాబట్టి ఇది సిస్టం కు లేదా ప్రెషర్ అవసరమయ్యే పరికరాలకు వెళుతుంది ఇది సాధారణంగా రిజర్వాయర్ నుండి వస్తోంది కాబట్టి ఇప్పుడు ప్రెషర్ సెట్టింగ్ ను ఈ ప్రెషర్ సర్దుబాటు నాబ్ ద్వారా సర్దుబాటు చేయవచ్చు మరియు తరచూ ప్రెషర్ గేజ్ ఉంటుంది తద్వారా మీరు ఇన్లెట్ ప్రెషర్ వైవిధ్యాన్ని చూడవచ్చు కాబట్టి ఫిల్టర్ సాధారణంగా కంప్రెసర్ ఇన్లెట్ వద్ద అనుసంధానించబడి ఉంటుంది మరియు వివిధ రకాలు సాధ్యమే పేపర్ ఎలిమెంట్ రకం ఒక ప్రసిద్ధమైనది మరియు కొన్నిసార్లు మీరు పరికరాల ముందు మీకు అవసరమైన అదనపు ఫిల్టరింగ్ ను ఉంచారు ఇవి కంపోనెంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అందువల్ల ఇది పెద్ద పార్టికల్స్ తొలగిస్తుంది మరియు ఇది తేమను కూడా తొలగిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా పార్టికల్స్ మేటర్ మరియు చాలా మోయిచర్ మిశ్రమాన్ని సృష్టిస్తుందని మీకు తెలుసు ఇది ఫ్రిక్షన్ స్టిక్కింగ్ వంటి అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది కాబట్టి స్ట్రిక్షన్ అనే పదం వాస్తవానికి దాని నుండి వచ్చింది కాబట్టి మోయిచర్ మరియు ఈ ప్రత్యేకమైన మేటర్ తొలగించబడకపోతే స్టాటిక్ ఫ్రిక్షన్ గణనీయంగా పెరుగుతుంది కాబట్టి మనకు ఎక్సప్లిసిట్ లూబ్రికెటర్స్ ఉన్నాయి ఎందుకంటే గాలికి తక్కువ లూబ్రికేషన్ మరియు తక్కువ విస్కాసిటీ ఉంటుంది మరియు అందువల్ల లూబ్రికేషన్ సాధారణంగా ఫైన్ ఆయిల్ ను గాలి ప్రవాహానికి చల్లడం ద్వారా సాధించవచ్చు కాబట్టి మీరు డిస్ట్రిబ్యూషన్ సిస్టం ను లూబ్రికేషన్ చేయడం చాలా కష్టం మీకు తెలుసు కాబట్టి ఒక హైడ్రాలిక్స్ మాదిరిగానే ఆయిల్ కూడా లూబ్రికెటర్ కాబట్టి ఇది సిస్టం అంతటా ప్రయాణించేటప్పుడు ఇది మొత్తం వ్యవస్థను లూబ్రికేట్ చేస్తుంది ఈ సందర్భంలో గాలి స్వయంగా లూబ్రికేట్ చేయదు అయితే ఇది వ్యవస్థ అంతటా ప్రయాణిస్తుంది కనుక ఇది చాలా సులభం కాబట్టి లూబ్రికేట్ యొక్క డెలివరీ గాలిని ఉపయోగించి సులభంగా చేయవచ్చు కాబట్టి ఆయిల్ లూబ్రికేటింగ్ ఆయిల్ వాస్తవానికి ఒక రకమైన అణు రూపంలో ఉంటుంది అది గాలి ప్రవాహానికి వ్యాపించి ఆపై గాలి ప్రవాహం దానిని వివిధ బిందువులకు తీసుకువెళుతుంది మరియు ఇది లూబ్రికేటింగ్ పనితీరును అందిస్తుంది కాబట్టి మీకు చిన్న బిందువులు ఉంటే మీకు ఎక్కువ లూబ్రికేషన్ ఉంటుంది కొన్నిసార్లు అణువు అటామైజేషన్ కలిగి ఉండవచ్చు కానీ ఈ ఆయిల్ మిస్ట్ ని మీరు నేరుగా విడుదల చేయలేరని గుర్తుంచుకోండి మీరు దానిని విడుదల చేయవచ్చు మీరు మంచి గాలిని తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు అదే సమయంలో మీరు ఆయిల్ లో ని కలిగివున్న గాలిని వాతావరణంలోకి విడుదల చేయలేరు ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది కాబట్టి మీరు వాతావరణంలోకి విడుదల చేయడానికి ముందు ఈ ఆయిల్ ను ఫిల్టర్ చేయాలి ఎందుకంటే ఈ ఫిల్టరింగ్ రెగ్యులేషన్ మరియు లూబ్రికేషన్ చాలా సాధారణ అవసరాలు కాబట్టి మనకు కాంబో యూనిట్ల మాదిరిగా ఇక్కడ ఈ ఫిల్టర్ రెగ్యులేటర్ లూబ్రికేషన్ కలిసి రూపొందించబడింది కాబట్టి ఫిల్టర్ రెగ్యులేటర్ లూబ్రికేషన్ యూనిట్ సాధారణంగా ఇది ఒక చిహ్నం కాబట్టి మీకు రెగ్యులేటర్లు లూబ్రికెటర్స్ మరియు వాస్తవానికి ఫిల్టర్ ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఈ పరికరాల యొక్క కొన్ని సాధారణ చిత్రాలు ఇప్పుడు మనము డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ కి వస్తాము ఇవి మనం హైడ్రాలిక్స్లో అధ్యయనం చేసిన డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ చాలా పోలి ఉంటాయి మరియు ఇది ఎప్పటికప్పుడు గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది మరియు మారుస్తుంది మనకు తెలిసిన వివిధ ఫంక్షనల్ టైప్స్ ఉన్నాయి ఇవి టు వే కావచ్చు త్రి వే కావచ్చు ఫోర్ వే కావచ్చు ఫైవ్ వే కూడా కావచ్చు అప్పుడు వివిధ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇది రెండు స్థానాలు కావచ్చు లేదా మూడు స్థాన వాల్వ్ కావచ్చు కాబట్టి వాటి కార్యాచరణ ఆధారంగా మరియు వాటి నిర్మాణం ఆధారంగా ఈ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ వివిధ వర్గాలు ఉన్నాయి ఉదాహరణకు ఇది ఒక సాధారణ త్రి వే వాల్వ్ ఇది ఈ నాబ్ ఉపయోగించి మ్యాన్యువల్గా నిర్వహించబడుతుంది మరియు దీనికి మూడు ఆపరేషనల్ మోడ్లు ఉన్నాయి కాబట్టి అవి ఆఫ్ వెంట్ మరియు ఆన్ కాబట్టి దీనిని ఆఫ్ చేయవచ్చు ఈ సందర్భంలో గాలి ప్రవహించదు అది ఆన్లో ఉంటే గాలి ఇన్లెట్ నుండి అవుట్లెట్ కు వెళ్తుంది మరియు అది వెంట్ మోడ్ లో ఉంటే ఇన్లెట్ మరియు అవుట్లెట్ వాతావరణానికి అనుసంధానించబడుతుంది చాలా విలక్షణమైన వాల్వ్ కేస్ స్టడీస్ ను చూస్తే ఇది చాలా ప్రామాణికం ఇది డబుల్ యాక్టింగ్ సిలిండర్ మరియు డబుల్ యాక్టింగ్ అంటే మనం దీనిని ఈ విధంగా అలాగే ఈ విధంగా తరలించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం కనెక్ట్ చేసాము మరియు ఇది టు పోర్ట్ వాల్వ్ ఇది త్రి పోర్ట్ వాల్వ్ త్రి వే వాల్వ్ 2 పొసిషన్ ఉంది కాబట్టి ఇది దీనికి కనెక్ట్ చేయవచ్చు ఈ పొసిషన్ దీన్ని దీనికి కనెక్ట్ చేస్తుంది మరియు ఈ వైపు కనెక్ట్ అవుతుంది కాబట్టి అవి వాస్తవానికి స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి ఈ వాల్వ్స్ పొసిషన్లను బట్టి చూపిన పొసిషన్ లో ఉంటే ఈ వైపు కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాల్వ్ లాక్ చేయబడింది మరోవైపు మీరు ఈ చివరను ఈ స్థానానికి కనెక్ట్ చేస్తే ఏమి జరుగుతుంది అప్పుడు పిస్టన్ కుడివైపుకి కదులుతుంది ఎందుకంటే ఈ ఛాంబర్ ఇక్కడ కనెక్ట్ చేయబడి వుంది కానీ ఈ ఛాంబర్ అధిక ప్రెషర్ తో అనుసంధానించబడుతుంది కాబట్టి పిస్టన్ కుడివైపుకి కదలడం ప్రారంభిస్తుంది మరియు మీరు దానిని ఈ స్థితిలో ఇతర మార్గంలో కనెక్ట్ చేస్తే దీనికి విరుద్ధంగా ఉంటుంది మరియు ఈ స్థితిలో ఉన్నట్లయితే ఇది ఇతర మార్గంలో కదలడం ప్రారంభిస్తుంది మీరు రెండింటినీ ఉంచండి కాబట్టి నాలుగు కలయికలు ఉన్నాయి మరియు మీరు రెండింటినీ ఈ స్థితిలో ఉంచినట్లయితే వాస్తవానికి సిలిండర్ ఏ వైపుకి అయినా కదులుతుంది ఎందుకంటే రెండు చివరలను వెంట్ తో అనుసంధానించబడి ఉంటుంది కనుక ఇది కదలగలదు కాబట్టి A B నుండి P పిస్టన్ ను లాక్ చేస్తుంది మరియు A B నుండి E లాక్ అంటే పిస్టన్ ఎక్జాస్ట్ పిస్టన్ తేలుతూ ఉంటుంది అదేవిధంగా ఇది టు పోసిషన్ ఫైవ్ పోర్ట్ ఫోర్ వే వాల్వ్ కాబట్టి ఐదు పోర్టులు ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పోర్టు మరియు రెండు పోసిషన్ ఎందుకంటే ఇది ఒక పోసిషన్ మరియు ఇది మరొక పోసిషన్ కాబట్టి ఏమి జరుగుతుందంటే కొన్నిసార్లు ఈ పిస్టన్లు లోడ్ను కదిపేటప్పుడు మీకు హై ప్రెషర్ ఆపరేషన్ అవసరమవుతుందని మీకు తెలుసు ఎందుకంటే చాలా ఫోర్స్ ని సృష్టించాలి మరియు అది తిరిగి వచ్చేటప్పుడు ఇది లో ప్రెషర్ ఆపరేషన్ కాబట్టి ఏమి జరుగుతుందంటే లో ప్రెషర్ సోర్స్ వాస్తవానికి ఈ బిందువుతో అనుసంధానించబడిందని చూడండి ఇది మూసివేయబడింది కాబట్టి ఈ కదలిక వాస్తవానికి సంభవిస్తుంది మరియు ఇది exhaust కి వెళ్తుంది కాబట్టి ఇది తిరిగి వచ్చే స్థానం మరోవైపు అది ఈ విధంగా కదులుతుంది కాబట్టి ఈ లోడ్ రాడ్ తో అనుసంధానించబడుతుంది కాబట్టి అది లోడ్ ని నెట్టేటప్పుడు ఆ సమయంలో ఇది అధిక ప్రెషర్ స్థానం అయితే HP ఫార్వర్డ్ స్థానం కాబట్టి ఆ సందర్భంలో హై ప్రెషర్ సోర్స్ ఉపయోగించి దీన్ని నిజంగా డ్రైవ్ చేయవచ్చు కాబట్టి అది కొంత ఎనర్జీ ని ఆదా చేస్తుంది అదేవిధంగా ఇది మరొక అప్లికేషన్ ఉదాహరణకు ఇది త్రి వే వాల్వ్ అప్లికేషన్ ఇక్కడ మీరు ఈ స్థానానికి కనెక్ట్ చేస్తే వాల్వ్ ఈ విధంగా కదులుతుంది ఇవి స్ప్రింగ్స్ కాబట్టి వాల్వ్ స్ప్రింగ్ లోడ్ మరియు అందువల్ల మరింత తిరిగి రావడానికి మీకు ఎటువంటి ప్రెషర్ అవసరం లేదు మరియు మీరు వాల్వ్ను మార్చండి కాబట్టి ఇది ఎగ్జాస్ట్ అయిన ఈ పోర్ట్ కు కనెక్ట్ అవుతుంది మరియు తరువాత స్ప్రింగ్ చర్య ద్వారా ఈ వైపు ఎగ్జాస్ట్కు కనెక్ట్ అయినప్పుడు ఈ వైపు ప్రెషర్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ చర్య ద్వారా వాల్వ్ తిరిగి రాగలదు కాబట్టి వాల్వ్ కదలికను ఎడమ నుండి కుడి వైపుకు తరలించడానికి మీరు న్యుమాటిక్ ప్రెషర్ ని మాత్రమే వర్తింపజేయాలి వాస్తవానికి ఈ స్ప్రింగ్ ద్వారా సాధించవచ్చు అదేవిధంగా మీరు దానిని ఈ స్థానానికి కనెక్ట్ చేస్తే ఏమి జరుగుతుంది ప్రెషర్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది మరియు తరువాత ఇప్పుడు ఈ వాల్వ్ ఈ స్థితిలో ఉంది కాబట్టి ఇది మూసివేయబడుతుంది అందువల్ల అధిక ప్రెషర్ వెళ్తుంది మరియు అల్పప్రెషర్ తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఈ వాల్వ్ను మార్చినట్లయితే సిలిండర్ ఈ విధంగా కదులుతుంది అప్పుడు అధిక ప్రెషర్ ఈ విధంగా వెళ్తుంది కాబట్టి అధిక ప్రెషర్ ఈ విధంగా వెళుతుంది కాబట్టి ఇది ఇక్కడ వర్తించబడుతుంది కనుక ఇది ఎక్సాస్ట్ అవుతుంది ఇది కూడా ఎక్సాస్ట్ అవుతుంది ఇది జరిగిందని మరియు ఇది వెంట్ కాబట్టి ఇది ఈ విధంగా కుడివైపుకి కదులుతుంది మరోవైపు ఈ వాల్వ్ ఈ స్థానానికి మార్చబడితే అప్పుడు ఏమి జరుగుతుంది అంటే సిలిండర్ యొక్క రెండు వైపులా ఉదాహరణకు అప్పుడు ఈ సైడ్ సిలిండర్ వాల్వ్ చూపిన స్థితిలో ఉంటే ఇది మూసివేయబడుతుంది కాబట్టి ఈ ఛాంబర్ మూసివేయబడింది ఈ ఛాంబర్ తెరిచి ఉంది కాబట్టి ఏమి జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు సిలిండర్ ను నెట్టాలనుకుంటే గాలి కుదించబడుతుంది మరియు కొంత ఫోర్స్ సృష్టించబడుతుంది కాబట్టి ఇది స్వేచ్ఛగా కదలదు కాబట్టి మీకు తెలుసు ఆ విధంగా సాఫ్ట్ లాక్ వస్తుంది కాబట్టి మీరు వివిధ రకాలైన సర్క్యూట్లను కలిగి ఉండవచ్చు మరియు వాటిలో కొన్నింటిని తరువాత చూస్తాము మా తదుపరి ఉపన్యాసంలో ఈ డైరెక్షన్ వాల్వ్ కొన్నిసార్లు అవి కదలాలి మేము ఈ స్థానం నుండి ఆ స్థానానికి డైరెక్షనల్ వాల్వ్ను తరలించడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మనం హైడ్రాలిక్స్ మాదిరిగానే అక్కడకు ఎలా కదులుతాయి వివిధ మార్గాలు ఉన్నాయి అందువల్ల మీరు మాన్యువల్ పుష్ బటన్ ను కలిగి ఉండవచ్చు మీకు హ్యాండ్ లివర్ ఉండవచ్చు మీకు ఫుట్ పెడల్ ఉండవచ్చు లేదా కొన్నిసార్లు చాలా పెద్ద వాల్వ్స్ కోసం ఉదాహరణకు మీకు పైలట్ వాల్వ్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక పెద్ద వాల్వ్ కాబట్టి ఆ స్థానాన్ని మార్చగలుగుతారు న్యూమాటిక్ పైలట్లు ఉపయోగించబడుతున్నాయని మీరు చూస్తారు కాబట్టి ఇది ఒక న్యూమాటిక్ పైలట్ ఇది ఈ ప్రధాన వాల్వ్ను మార్చడానికి ఉపయోగించబడుతుంది ఇది పెద్ద హైడ్రాలిక్ వాల్వ్ కావచ్చు మరియు ఈ హొల్లౌ త్రిభుజం న్యుమాటిక్స్ను సూచిస్తుంది కాబట్టి ఇది ఒక పెద్ద వాల్వ్ కాబట్టి ఆ స్థానాన్ని మార్చగలుగుతారు న్యూమాటిక్ పైలట్లు ఉపయోగించబడుతున్నాయని మీరు చూస్తారు కాబట్టి ఇది ఒక న్యూమాటిక్ పైలట్ ఇది ఈ ప్రధాన వాల్వ్ను మార్చడానికి ఉపయోగించబడుతుంది ఇది పెద్ద హైడ్రాలిక్ వాల్వ్ కావచ్చు మరియు ఈ హొల్లౌ త్రిభుజం న్యుమాటిక్స్ను సూచిస్తుంది కాబట్టి మీరు హైడ్రాలిక్ పైలట్లను కలిగి ఉండవచ్చు మీరు ఎయిర్ పైలట్లను కలిగి ఉండవచ్చు కాబట్టి పెద్ద న్యూమాటిక్ వాల్వ్ కూడా ఒక చిన్న ఎయిర్ పైలట్ ద్వారా నడపవచ్చు లేకపోతే సోలేనాయిడ్లు ఉంటాయి మరియు కొన్నిసార్లు స్ప్రింగ్ లోడెడ్ ఉండవచ్చు ముఖ్యంగా రిటర్న్ స్ట్రోక్ కు యాక్చుయేషన్ ఫోర్స్ అవసరం లేదు కాబట్టి ఇవి డైరెక్షనల్ వాల్వ్ ను ఆక్టివేట్ చేసే వివిధ మార్గాలు కాబట్టి ఇది మనల్ని పాఠం చివరకి తీసుకువస్తుంది కాబట్టి మనం చూసినది ఏమిటంటే మనం న్యూమాటిక్ సిస్టమ్ ప్రిన్సిపుల్స్ మరియు ప్రయోజనాలను చూశాము ముఖ్యంగా మనం న్యూమాటిక్ సిస్టమ్స్ చూశాము మనం కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించబోతున్నాం కాబట్టి కంప్రెస్డ్ ఎయిర్ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసు గాలి ఉచితం అని మీకు తెలుసు మరియు దానికి రిటర్న్ లైన్ అవసరం లేదు మరోవైపు గాలి యొక్క కంప్రెస్సిబిలిటి కారణంగా సిస్టమ్ రెస్పాన్స్ నెమ్మదిగా ఉంటుంది మరియు హైడ్రాలిక్స్ తో పోల్చితే మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే అగ్ని భద్రత అంతర్గతంగా ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా దీని అర్థం కొన్ని ఖచ్చితమైన అప్లికేషన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీకు లో పవర్ అప్లికేషన్స్ చాలా అవసరం పెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి న్యూమాటిక్ సిస్టమ్స్ చాలా చౌకగా వస్తాయి ఎందుకంటే ఒక కంప్రెషర్ ను ఉపయోగించవచ్చు ఆపై మీరు వాస్తవానికి ఎయిర్ డక్ట్ సిస్టం ను ఉపయోగించవచ్చు ఎక్కువ డక్ట్ఇంగ్ ఖర్చులు అవసరం లేకుండా పెద్ద సంఖ్యలో ప్రదేశాలకు న్యూమాటిక్ పవర్ ని చేరుకోవచ్చు కాబట్టి కొన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ హైడ్రాలిక్ సిస్టమ్ తో పోల్చితే న్యూమాటిక్ సిస్టమ్స్ బాగా సరిపోతాయి కాబట్టి ఈ రకమైన వ్యవస్థలు మరింత ప్రయోజనకరంగా మారే ఒక నిర్దిష్ట రకమైన అప్లికేషన్ యొక్క ప్రశ్న మాత్రమే మనము కంప్రెషర్ల గురించి అక్యుములేటర్స్ రెగ్యులేటర్స్ మరియు కొన్ని రకాల డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ మరియు సిలిండర్ గురించి మాట్లాడాము ఇప్పుడు మనం అనేక ఇతర రకాల అంశాలు ఉండవచ్చు తరువాతి పాఠంలో మనం ప్రధాన రకాలైన సిస్టమ్ కాంపోనెంట్స్ కంప్రెషర్లను చూశాము ప్రధానంగా రెసిప్రొకేటింగ్ కంప్రెషర్లు అవి ఎలా పని చేస్తాయో మనం చూశాము మరియు మనం కొన్ని రకాల న్యూమాటిక్ కంట్రోల్ వాల్వ్స్ ను చూశాము మరియు లూబ్రికెటర్స్ మరియు ఫిల్టర్స్ వంటి ఆక్సిస్సోరీస్ గురించి కూడా మాట్లాడాము కాబట్టి ముగింపుకు ముందు కొన్ని సులభమైన ప్రశ్నలను చూద్దాం ఎలక్ట్రిక్ సిస్టమ్స్ పై న్యూమాటిక్స్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి మరియు హైడ్రాలిక్ సిస్టమ్స్ పై న్యూమాటిక్స్ యొక్క కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఏమిటి మరియు ఉదాహరణకు హైడ్రాలిక్ సిస్టమ్ ప్రాధాన్యత ఉన్న చోట మీరు కొన్ని అప్లికేషన్స్ చెప్పగలరా మనము ఒక న్యూమాటిక్ సిస్టమ్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని మీరు కొన్ని అప్లికేషన్స్ చెప్పగలరా మరియు న్యూమాటిక్ సిస్టమ్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించగలరా కాబట్టి మేము దీనిని చర్చించిన ప్రధాన భాగాలు రెండు ప్రధాన రకాల కంప్రెషర్లకు పేరు చెప్పగలరా కాబట్టి రెండు ప్రధాన రకాల కంప్రెషర్లు రెసిప్రొకెటింగ్ రోటరీ వాల్వ్స్ రకం కావచ్చు ఫ్యాన్ రకం కావచ్చు నాన్ పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ తరువాత మూడు వేర్వేరు రకాల డైరెక్షనల్ వాల్వ్స్ కావచ్చు కాబట్టి మేము వీటిని చూశాము మరియు వాటి చిహ్నాలను గీయండి కాబట్టి ఇది హైడ్రాలిక్స్ ని చాలా పోలి ఉంటుంది కాబట్టి ఇది ఈ రోజు పాఠం ధన్యవాదాలు